NPTEL ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్స్ బయోరియాక్టర్స్ కోర్స్ సమ్మరి లెక్చర్ కు స్వాగతం ఈ సమ్మరి లెక్చర్ లో ఈ కోర్స్ లో చూసిన విషయాలను ఒకసారి మళ్ళీ చూద్దాం ఇది ఇందులో ఇవ్వబడిన మెటిరియల్ ను అవగాహన పెంపొందించునని ఆశిద్దాం మనము మొదట ఇంట్రడక్టరీ మాడ్యూల్ తో మొదలు పెట్టాము మొత్తం 5 మాడ్యూల్స్ ఉన్నాయి మొదటది ఇంట్రడక్టరీ మాడ్యూల్ రెండవది బయోరియాక్టర్ రెండు మేజర్ అవుట్ కమ్ లను గురించి సెల్స్ గురించి లేదా బయోమాస్ సెల్స్ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ లేదా ఎంజాయమాటిక్ రియాక్షన్ లు మూడవ మాడ్యూల్ బయోరియాక్టర్ యొక్క కొన్ని కామన్ ఆపరేటింగ్ మోడ్స్ వాటి ఆపరేషన్ లో ఒక దాని కన్నా ఇంకొక దానికి ఉన్న లాభాలు మొదలగునవి చూశాము 4వ మాడ్యూల్ లో బయోరియాక్టర్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ గురించి చూశాము బయోరియాక్టర్ ఆప్టిమల్ గా పనిచేయడానికి మెజర్ చేయగలిగి మరియు కంట్రోల్ చేయగలిగిన వేరియబుల్స్ బయోరియాక్టర్ లోని నిజమైన ఫ్యాక్టరీల గురించి పూర్తిగా అర్ధం చేసుకోకుండా కొద్దిగా పై పైన మాత్రం అర్ధం చేసుకున్నాము బయోరియాక్టర్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ఆపరేషన్ లెవల్ అంతటితో పరిమితమైనది చివరి మాడ్యూల్ 5 వ మాడ్యూల్ లో సెల్స్ గురించే అర్ధం చేసుకొనే కొన్ని మార్గాలను చూశాము సెల్ లోపల ఏమి జరుగుతున్నది దానిని మనకు అవసరమయిన పదార్ధ మెరుగైన ఉత్పత్తికి ఏ రకం గా మానిప్యులేట్ చేయగలం అది ఈ కోర్స్ మొత్తానికి ఓవర్ ఆల్ స్కీమ్ ఈ వివిధ మాడ్యూల్ ల నుంచి కొన్ని వివరాలు చూద్దాము ఇంట్రడక్టరి మాడ్యూల్ లో మొదట కాన్సర్ అంటే ఏమిటో చూశాము కాన్సర్ ను నయం చేసే మందులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ఇంకా MAbs ఒక బయో ప్రాసెస్ ద్వారా చేస్తారు అందులో బయోరియాక్టర్ ఒక ముఖ్యమైన భాగం అని చూశాము అదేవిధం గా ఇది మరొక ఉదాహరణ ఆల్టార్నేటివ్ లిక్విడ్ ఫ్యూయల్స్ బయో ఇథనాల్ బయో డీజిల్ వీటిలో బయో రియాక్టర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి మధుమేహ వ్యాధి చికిత్స లో వాడే ఇన్సులిన్ ను బయోరియాక్టర్ లో తయారు చేస్తారు పెరుగు కూడా ఇంటి లో ని ఒక చిన్న బయోరియాక్టర్ తర్వాత మనము బయో ప్రాసెస్ గురించి చూశాము కామన్ గా వాడే బయోరియాక్టర్ రకాలు స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ ప్యాక్డ్ బెడ్ బయోరియాక్టర్ సాలిడ్ స్టేట్ బయో రియాక్టర్ఇందులో సాధారణం గా లిక్విడ్ ఉండదు సింగల్ యూజ్ బయోరియాక్టర్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ వెసల్ లాంటివి ఇంకా వేవ్ బయోరియాక్టర్స్ ఇవి కొన్ని ఆపరేషనల్ కారణాల వలన పరిశ్రమ లో చాలా మంచివి ఫోటో బయోరియాక్టర్ ఫోటో సింథెటిక్ ఆర్గానిజం లను కల్టివేట్ చేయడానికి వాడతారు అవి అన్నీ చూశాము ఇంకా చాలా రకాల బయోరియాక్టర్ లు ఉన్నాయి ఇవి కొన్ని కామన్ గా ఉండేవి తర్వాత మనము చెప్పుకున్నది బయోరియాక్టర్ లను వివిధ ఆపరేషనల్ మోడ్ లలో పని చేయించవచ్చు అని బ్యాచ్ మోడ్ ఇందులో అన్ని లోపలి కి డంప్ చేస్తాము ప్రాసెస్ ని జరగనిస్తాము అన్ని బయటకు తీసివేస్తాము ఇలా ప్రాసెసింగ్ చేస్తుంటాము కంటిన్యువస్ ఆపరేషన్ ఇందులో కంటిన్యువస్ ఇన్ పుట్ కంటిన్యువస్ అవుట్ పుట్ మనం స్టెడీ స్టేట్ ఆపరేషన్ లో ఆసక్తి చూపుతాము ఎక్కువ సమయం దానిలోనే ఉంటుంది ప్రారంభము లో అన్ స్టెడీ స్టేట్ లో ఉంటుంది స్టార్ట్ అప్ మరియు షట్ డౌన్ లు రెండూ అన్ స్టెడీ స్టేట్ లో ఉంటాయి సాధారణం గా వాటిల్ని పట్టించు కోము తర్వాత ఫెడ్ బ్యాచ్ ఆపరేషన్ ఇది బ్యాచ్ కంటిన్యువస్ రెండిటికి మధ్యస్తం గా ఉండును ఇంటర్మిటెంట్ ఇన్ పుట్ గాని ఇంటర్మిటెంట్ అవుట్ పుట్ గాని లేదా రెండూ కానీ ఆపరేషన్ లో భాగాలు తర్వాత మనము పూర్తీ శుభ్రమైన స్లేట్ కోసం చూసాము ముందు అన్ని మైక్రో ఆర్గానిజం లను చంపి వేసి తర్వాత మనకు కావలసిన ఆర్గానిజం ను ప్రవేశ పెడతాము అపుడు అవి బాగా పెరుగుతాయి మంకు కావలిసిన ప్రోడక్ట్ ను ఉత్పత్తి చేస్తాయి శుభ్రమైన స్లేట్ ను పొందటానికి కొన్ని మార్గాలు అధిక ఉష్ణోగ్రత కెమికల్ రేడియేషన్ లు కొన్నికైనెటిక్స్ గురించి చూశాము హై టెంపరేచర్ స్టెరిలైజేషన్ లేదా థర్మల్ స్టెరిలైజేషన్ డెసిమల్ రిడక్షన్ టైమ్ దాని బేసిస్ సమ్మరి లో వాటి వివరాలలోకి వెళ్లడం లేదు మెటీరియల్ బ్యాలెన్స్ బేసిక్స్ గురించి చుసాము ఇది సెల్ కాన్సంట్రేషన్ కు పెట్టె సమయం మొదటి వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ xv0 నుంచి ఫైనల్ వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ xv కు పట్టె సమయం ఇది ఇలా ఇస్తారు 303kdxv0xv తర్వాత డెసిమల్ రిడక్షన్ టైమ్ కాన్సెప్ట్ గురించి చూశాము అది ఒక ఉష్ణోగ్రత వద్ద వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ 10రెట్లు తగ్గటానికి పట్టే సమయం డిజైన్ కోసం దీనిని వాడతారు అక్కడ మనం మాడ్యూల్ 1 ని ముగించాము ఒక ప్రాక్టీస్ ప్రాబ్లమ్ దానికి సొల్యూషన్ చేసాము మాడ్యూల్ 2 లో బయోరియాక్టర్ లేదా బయో ప్రాసెస్ లోని రెండు మేజర్ అవుట్ కమ్స్ ని చూసాము అవి సెల్స్ బయోప్రొడక్ట్స్ సెల్స్ కూడా ఒక బయోప్రొడక్ట్ గా ఉండే ఉదాహరణలు చూశాము సెల్ నుంచి అనేక మాలిక్యూల్ బయటకు వస్తాయి గ్రోత్ మోడల్స్ సెల్స్ వాటికవే ఒక బయోప్రొడక్ట్ గా ఉండటం లేదా ప్రతి సెల్ ఒక ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేయడం కాబట్టి ఎక్కువ సెల్స్ ఎక్కువ సెల్ కాన్సంట్రేషన్ అవసరం మనకు రెండు కేస్ లలోను గ్రోత్ ఇంపార్టెంటే ఇది సింపుల్ మోడల్ rxμx ఫస్ట్ ఆర్డర్ రిప్రజెంటేషన్ కాన్స్టెంట్ కావచ్చు కాక పోవచ్చు కొన్ని సందర్భాలలో కాన్స్టెంట్ మరి కొన్ని సందర్భాలలో కాన్స్టెంట్ కాదు మనం ఇంకొక మోడల్ లాజిస్టిక్ ఈక్వేషన్ ను చూశాము ఇంకా చాలా సంక్లిష్టమైన మోడల్స్ ఉన్నాయి మరింత పై స్థాయి లో నేర్చుకోవాలనే వారి కోసం అప్పుడు మనము చెప్పుకున్నాము సబ్స్ట్రేట్స్ ప్రోడక్ట్స్ గా మార్చబడతాయి తర్వాత కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్ లను చూశాము అవి లిమిటింగ్ సబ్స్ట్రేట్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ తో దాని సంభందం లేదా స్పెసిఫిక్ గ్రోత్ రేట్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ పై ఆధారపడటం ఇది అంతా మోనాడ్ మోడల్ లో ఇవ్వబడినది ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి మోజర్ మోడల్ యాండ్రుస్ అండ్ నోవాక్ మోడల్ లాంటివి రెండు సబ్స్ట్రేట్ ల లిమిటేషన్ పరిమితి లను ఒకేసారి తెలిపే మోడల్ జెరుసలేం స్కై అండ్ నేరోనోవా ఇది ప్రోడక్ట్ ఇన్హిబిషన్ గురించినది బయోరియాక్టర్ లో ప్రోడక్ట్ ఫార్మషన్ కైనెటిక్స్ కొరకు ఒక మోడల్ ను చూశాము ల్యూడికింగ్ పైరేట్ మోడల్ తర్వాత ఈల్డ్ కోషంట్ గురించి అవి ఓకే రేట్ ను ఇంకో రేట్ కు ఎలా కన్వర్ట్ చేయునో ఇంటర్ కన్వర్షన్ రేట్ గురించి చూశాము తర్వాత సెల్ మెయింటైనెన్స్ సబ్స్ట్రేట్ లో సెల్ మల్టిప్లికేషన్ జరగాలి సెల్ లో మెటబాలిజం ట్రాన్స్ పోర్ట్ జెనెటిక్ ప్రాసెస్ వంటి అన్ని మెయింటైనెన్స్ జరగాలి అవి అన్ని పరిగణించాలి ముఖ్యం గా సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ తక్కువగా ఉన్నప్పుడు వాటిని ఎలా ఉపయోగిస్తారో కొన్ని వివరాలు ఇక్కడ ఇచ్చారు మనము ఎంజైమ్ లు ఎంజైమ్ కైనెటిక్స్ మిషాలిస్ మెంటెన్ ఎంజైమ్ కైనెటిక్స్ చూశాము వీటిలో గురించి మీరు వివరంగా చూడొచ్చు ఫైనల్ డెరివేటివ్ ఏమిటంటే Where మోనాడ్ ఈక్వేషన్ లాంటిదే అయినా పూర్తిగా డిఫరెంట్ ఒక్కో స్టెప్ యొక్క రేట్ కాన్స్టెంట్ కు కరస్పాండిగ్ గా ఇవి ఉంటాయి ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ కలిసి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ వస్తుంది తర్వాత ఎంజైమ్ మరియు కావలిసిన ప్రోడక్ట్ వస్తాయి పైన ఉన్నది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆ తర్వాత మోడల్ పారామీటర్స్ v m మరియు k m లను కనుక్కునే మార్గాలను తెలుసుకున్నాము లైన్ వీవర్ బర్క్ ప్లాట్ దాని బేసిస్ తర్వాత మనము ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 2 1 చేశాము తర్వాత అనేక కైనెటిక్స్ గురించి తెలుసు కున్నాం ముఖ్యంగా కాంపిటిషన్ కైనెటిక్స్ మూడు రకాల కామన్ ఇన్హిబిషన్స్ ఉంటాయి అనుకున్నాము కాంపిటిటివ్ నాన్ కాంపిటీటివ్ అన్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్స్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్ లో ఇన్హిబిటార్ ఎంజైమ్ కు అంటుకొని రియాక్షన్ రేట్ ను అడ్డుకుంటుంది నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్ లో ఇన్హిబిటార్ ఎంజైమ్ తో పాటు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ తో కూడా అతుక్కుని రియాక్షన్ ను అడ్డుకుంటుంది అన్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్ లో కేవలం ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ తో అతుక్కుని రియాక్షన్ ను అడ్డుకుంటుంది ఈ మూడు కేస్ లలోను v ms మరియు k ms లు మారతాయి కాంపిటిటివ్ లో కేవలం v m మారుతుంది నాన్ కాంపిటిటివ్ లో కేవలం k m మారుతుంది అన్ కాంపిటిటివ్ లో v ms మరియు k ms లు రెండూ మారతాయి తర్వాత మనము ఎంజైమ్ ఇమ్మొబిలైజేషన్ గురించి చూశాము అందులో ఎంజైమ్ డామేజి ని తగ్గించ వచ్చు కానీ ఖర్చు తో కూడినది సెల్స్ ని కూడా ఇమ్మొబిలైజ్ చేయ వచ్చు అని చెప్పుకున్నాము ఇవి అన్ని పరిశ్రమలలో ఇమ్మొబిలైజేషన్ మోడ్ లో వాడతారు మాడ్యూల్ 2 లో మనము ముఖ్యం గా చూసినది అది రెండు ప్రాబ్లమ్ లు కూడా చేశాము ఆ ప్రాబ్లమ్ ల సొల్యూషన్ లు ఉపయోగపడి ఉంటాయి అనుకుంటున్నాను మెథడాలజీ ఉపయోగ పది ఉంటుంది తర్వాత మాడ్యూల్ 3 కామన్ బయోరియాక్టర్ ఆపరేటింగ్ మోడ్స్ బ్యాచ్ మోడ్ కంటిన్యువస్ మోడ్ మరియు ఫెడ్ బ్యాచ్ మోడ్ మొదటి రెండు సవివరంగా చూశాము ఫెడ్ బ్యాచ్ కేవలం ఇంట్రడక్షన్ చూశాము ఇది చాలా సంక్లిష్టం గా ఉంటుంది వాటి గురించి తెలుసుకొనే మార్గం చెప్పుకున్నాం ఆ బాచ్ మోడ్ లో బ్యాలెన్స్ లు చేశాము బ్యాచ్ టైం కు ఎక్సప్రెషన్ లు పొందాము అంటే కావలసిన సెల్ కాన్సెంట్రేషన్ ని పొందడానికి కావాల్సిన టైమ్ ఒక నిర్దిష్ట తొలి కాన్సంట్రేషన్ తో మొదలు పెడితే అది 1ln xx0t0t x0 అనేది ఇనీషియల్ సెల్ కాన్సంట్రేషన్ t0లాగ్ టైమ్ ఈ రెండిటి మొత్తం బ్యాచ్ టైమ్ దీని చెప్పటానికి ఒక ప్రాబ్లమ్ చేశాము ఆ తర్వాత స్పెసిఫిక్ గ్రోత్ రేట్ మీద సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ ప్రభావం చూశాము విషయాలు ఎలా మారతాయో చూశాము అది కొన్ని సందర్భాలలో రిలవెంట్ గా ఉండొచ్చు కానీ కంటిన్యువస్ బయో రియాక్షన్ లో చాలా ముఖ్యము మనము కంటిన్యువస్ బయో రియాక్టర్ లను విశ్లేషించినపుడు ఆపరేషన్ కు సంభందించి చాలా విషయాలు తెలిసినవి స్టడీ స్టేట్ చెప్పుకున్నాము స్టడీ స్టేట్ ఆపరేషన్ కు కావలిసిన కండిషన్ లను పొందుదుము క్రిటికల్ డైల్యూషన్ రేట్ ను కనుక్కున్నాము ఇది గరిష్ట ఆపరబుల్ డైల్యూషన్ రేట్ వాష్ అవుట్ అవ్వక ముందు ఇంకా మనం ఖీమో స్టాట్ లో సెల్ ప్రొడక్టివిటీ కి ఒక ఎక్సప్రెషన్ ను కనుక్కున్నాము దానిని బాచ్ బయో రియాక్టర్ ప్రొడక్టివిటీ తో పోల్చి చూశాము స్పెసిఫిక్ గ్రోత్ రేట్ స్టడీ స్టేట్ ఆపరేషన్ లో డైల్యూషన్ రేట్ తో సమానం అగునని చెప్పుకున్నాము డైల్యూషన్ రేట్ అనేది ఫ్లో రేట్ బై వాల్యూమ్ తో సమానం ఫ్లో రేట్ ని బయలాజికల్ పారామీటర్ అయిన గ్రోత్ రేట్ ని కంట్రోల్ చేయడానికి వాడవచ్చు అది ఇక్కడి ప్రాముఖ్యత తర్వాత మనము క్రిటికల్ డైల్యూషన్ రేట్ కనుక్కున్నాము దీని ని దాటి సెల్ లో సెల్ ప్రొడక్షన్ ఏమి ఉండదు బాచ్ బయో రియాక్టర్ కన్నా ఖీమో స్టాట్ 3 4 రెట్లు ఎక్కువ ప్రొడక్షన్ చేయగలదు బాచ్ బయో రియాక్టర్ కన్నా ఖీమో స్టాట్ ఆపరేట్ చేయడం ఎక్కువ కష్టం ఖీమో స్టాట్ ఆపరేట్ చేయడం ఎక్కువ తీవ్రమైనది తర్వాత దాని విశ్లేషణ ఇంకా ఒక ప్రాబ్లమ్ చూశాము మనము ఒక చిన్న విశ్లేషణ పద్ధతిని చూసాము ఫెడ్ బాచ్ ఆపరేషన్ విశ్లేషణ చూసాము అందులో కేవలం ఇన్ పుట్ మాత్రమే ఉండును ఫ్లో రేట్ వేరియేషన్ యొక్క ఫంక్షన్ లు తెలిసి ఉంటే ఇన్ ఫుట్ ఫ్లో రేట్ విత్ టైమ్ వేరియేషన్ ఆఫ్ ఇన్ ఫుట్ కాన్సంట్రేషన్ విత్ టైమ్ అప్పుడు మనము ఈ ఈక్వేషన్ లోని అనేక అంశాలను డిజైన్ చేయొచ్చు అది మాడ్యూల్ 3 మాడ్యూల్ 4 లో బయోరియాక్టర్ పెర్ఫార్మన్స్ ను ప్రభావితం చేసే కల్టివేషన్ పారామీటర్స్ గురించి చూశాము కల్టివేషన్ పారామీటర్స్ ఉష్ణోగ్రత pH మీడియం కంపొజిషన్ ఏరేషన్ యాజిటేషన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ జాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ గురించి విపులంగా చూసాము k l a మెజర్ మెంట్ చేసే పధ్ధతి డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ ఒక ప్రాబ్లమ్ కూడా చేశాము దాని తో మనకు k l a కనుక్కోవడం గురించి బాగా అవగాహన కలిగింది తర్వాత స్కేల్ అప్ స్కేల్ డౌన్ అంశాల గురించి చూశాము మనము ఈక్వివలెన్స్ ఆఫ్ జియోమెట్రిక్ పారామీటర్స్ ని ఈక్వివలెన్స్ ఆఫ్ ఆపరేషనల్ పారామీటర్స్ ని స్కేల్ అప్ లో మెయింటైన్ చేయాలి అప్పుడే మనము లోయర్ స్కేల్ లో లభించిన వాటిని అప్పర్ స్కేల్ లో ఆశించగలం స్కేల్ డౌన్ కూడా ముఖ్యమైనది ఉన్న ప్రాసెస్ ని మెరుగు పర్చడానికి అవకాశం ఉన్న స్ట్రాటజీ లను మీడియం కంపొజిషన్ లో మార్పులు కొత్త ప్రొడక్షన్ స్ట్రయిన్స్ ఆపరేటింగ్ కండిషన్ లు ఆపరేటింగ్ ప్రోసిజర్ లను టెస్ట్ చేయ వచ్చు బయోరియాక్టర్ లో టైమ్ ఆఫ్ చేయ కుండా అలాగే ఎక్కువ ఖర్చు కాకుండా ఇది ఉపయోగ పడును అది స్కేల్ అప్ స్కేల్ డౌన్ ల ఉపయోగం చాలా రిఫరెన్స్ లు ఇచ్చాను వీడియోలు వెబ్సైట్ పరిశోధన పత్రాలు ఇవి మరింత ఆసక్తి తో మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకొనే వారికి ఉపయోగం చివరి గా బయోరియాక్టర్ సెల్ వ్యూ చూశాము ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేసే నిజమైన ఫ్యాక్టరీ లు సెల్స్ సెల్ ని మొదట ఒక బ్లాక్ బాక్స్ గా చూద్దాం అనుకొన్నాము బయో రియాక్షన్ స్టాఇకియోమెట్రి ఉపయోగించి లోపలి విషయాలు తెలుసుకున్నాము సెల్ల్యులర్ ఇండికేటర్స్ ద్వారా విండోస్ తెరచి చూశాము రిడాక్స్ స్టేట్ ఎనర్జీ స్టేట్ ఇంట్రా సెల్ల్యులర్ pH వాటిల్ని కంట్రోల్ వేరియబుల్స్ గా కూడా చూడవచ్చు అది మనము చూసినది తర్వాత మనం లోపల చూడటానికి చాలా సమయం వెచ్చించాము మెటబాలిక్ ప్లక్స్ ఎనాలిసిస్ అనే టెక్ నిక్ ద్వారా చూశాము జెనిటికల్ గా తగు విధంగా ఆర్గానిజం ని మార్చడానికి ఇది మనకు దిశా నిర్దేశం చేసింది ఈల్డ్ లో 3 రెట్లు పెరిగినది వలీనో స్టెఫినోపలాస్ ల పరిశోధన పత్రం ఇది తర్వాత r DNA తో సెల్ లోపాలు ఉన్న వాటిని మార్చే పద్ధతిని క్లుప్తం గా తెలిసి కొన్నాము పూర్తీ గా సెల్ నే మార్చే పద్ధతులు హైబ్రి డో మా టెక్నలాజి గురించి చూసాము మీకు ఉపయోగ పడే కోర్స్ చేసారని ఆశిస్తున్నాను ఈ కోర్స్ ని ఆనందించి ఉంటారని అనుకొంటున్నాను శుభాకాంక్షలు విజయోస్తు